సరే ఇప్పుడు మనం వేరియబుల్స్ ఎలా ఎంచుకోవాలి అనేదానికి వస్తాము సరేనా 1D విషయంలో మనకు ఎక్కువ ఎంపిక లేదు లేదా మనం దానిపై ఎక్కువ సమయం వెచ్చించలేదు కాబట్టి మనం దానిని ఇక్కడ పరిశీలిస్తాము కాబట్టి టోటల్ ఫీల్డ్ ఫార్ములేషన్ అని దేనిని పిలుస్తారు ఇది చాలా స్పష్టమైన విషయంగా కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటివరకు మనం టోటల్ ఫీల్డ్ ఫార్ములేషన్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాము కాబట్టి దీని అర్థం ఏమిటి అంటే మనకు ఆసక్తి ఉన్న వేరియబుల్ మొత్తం ఫీల్డ్కు సమానం మరియు అందుకే దీనిని టోటల్ ఫీల్డ్ ఫార్ములేషన్ అంటారు కాబట్టి మనం Hని ఈ విధంగా వ్రాయవచ్చు స్కాటరింగ్ సమస్యలలో మనకుతెలుసు మీరు మీ వేరియబుల్స్ టోటల్ ఫీల్డ్ లేదా స్కాటర్డ్ ఫీల్డ్గా ఉండేలా ఎంచుకోవచ్చు ఇది మీ ఇష్టంగా ఎంపిక చేసుకోవచ్చు మొత్తం మీ ఎంపిక ప్రతి పద్ధతికి కొన్ని ప్రయోజనాలు మరియు కొన్ని అప్రయోజనాలు ఉంటాయి కాబట్టి మొదటి మరియు అత్యంత సహజమైన ఎంపిక టోటల్ ఫీల్డ్ని వేరియబుల్గా అనుమతించడం కాబట్టి నేను స్కాటర్డ్ ఫీల్డ్ కావాలనుకుంటే నేను టోటల్ ఫీల్డ్ను పొందగలిగితే అందులో నుండి నేను ఇన్సిడెంట్ ఫీల్డ్ను తీసివేయాలి మరియు ఇన్సిడెంట్ ఫీల్డ్ను కోసం స్కాటర్డ్ ఫీల్డ్ తీసివేయాలి నేను ఇక్కడ టోటల్ ఫీల్డ్ని ఎంచుకున్నప్పుడు మీరు ఆ పనిని చూడగలిగే ఒక సంభావిత సరళత ఏమిటి బౌండరీ కండిషన్స్ ఎవరు పాటిస్తారు విద్యార్థి స్కాటర్డ్ ఫీల్డ్ కాదు మాక్స్వెల్ సమీకరణాలలోని బౌండరీ కండిషన్స్ విద్యార్థి అవును నిజమే టాంజెన్షియల్ E మరియు టాంజెన్షియల్ H అనే బౌండరీ కండిషన్స్ పరిరక్షించబడతాయి అవి టోటల్ ఫీల్డ్ ద్వారా కట్టుబడి ఉంటాయి కాబట్టి టోటల్ ఫీల్డ్ ఫార్ములేషన్లో సహజ బౌండరీ కండిషన్స్ విధించడం సులభం అవుతుంది కాబట్టి వాటిని సహజమైనవిగా పిలుద్దాం సులభంగా సంతృప్తి చెందుతుందని మనం చెప్పగలం విద్యార్థి ఇవి కట్టుబడి ఉంటే ఆబ్జెక్ట్ కూడా కట్టుబడి ఉంటుంది కాబట్టి మేము వాటిని సహజమైన మాక్స్వెల్ యొక్క టాంజెన్షియల్ బౌండరీ కండిషన్స్ని పిలుస్తున్నాను ప్రాథమికంగా E టాన్ సంరక్షించబడింది H టాన్ సంరక్షించబడుతుంది కానీ నేను రేడియేషన్ బౌండరీ కండిషన్కి వచ్చినప్పుడు ప్రతికూలత ఏమిటంటే నేను రేడియేషన్ బౌండరీ కండిషన్ని పొందిన ఈ బౌండరీ కండిషన్స్ని ఎవరు పాటించారు స్కాటర్డ్ ఫీల్డ్ టోటల్ ఫీల్డ్ కాదు కాబట్టి నా వేరియబుల్ టోటల్ ఫీల్డ్ అయితే మనం 1D విషయంలో చేసినట్లుగా ఉంటే నేను ఇన్సిడెంట్ ఫీల్డ్ను తీసివేసి ఆపై బౌండరీ కండిషన్ను సరిగ్గా విధించాలి కాబట్టి కొంచెం కష్టం చాలా కష్టం కాదు కానీ మనం దానిని జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి నేను కలిగి ఉన్న వ్యక్తీకరణను చూద్దాం కాబట్టి ఇది మనం పరిష్కరించాల్సిన పదం కాబట్టి నేను ఇప్పుడు ఏమి చేయాలి కాబట్టి మొదట నేను దీన్ని వ్రాయాలి కాబట్టి ఇది కొంచెం గమ్మత్తైన భాగం H ఇన్సిడెంట్ కాబట్టి నేను ఇన్సిడెంట్ ఫీల్డ్ ని జోడిస్తాను మరియు తీసివేస్తాను కాబట్టి ఫలితంగా ఏమి జరుగుతుంది మొదటి పదం ఈ పదం మనకు తెలుసు మరియు ఇక్కడ ఏమి జరుగుతుంది కాబట్టి అని రాద్దాం ఈ వ్యక్తీకరణ అలాగే ఉంది మరియు ఇక్కడ నేను ఆ ఉజ్జాయింపు వ్యక్తీకరణలను ఉపయోగిస్తాను కాబట్టి అది ఏమిటి మరియు దీనిని దేని ద్వారా ప్రత్యామ్నాయం చేయాలో చూద్దాం కాబట్టి ఇక్కడ ఈ మొత్తం వ్యక్తీకరణ కాబట్టి అదే వ్యక్తీకరణ సంతృప్తి చెందాలి ఇప్పుడు ఈ వ్యక్తీకరణలలో తెలిసిన పదాలు ఉన్నాయి మరియు తెలియని పదాలు ఉన్నాయి కాబట్టి ఉదాహరణకు తెలిసిన నిబంధనలు నాకు తెలుసు నాకు తెలుసు నాకు తెలుసు కాబట్టి నేను ఈ తెలిసిన నిబంధనలన్నింటినీ సేకరించగలను మరియు అవి ఇవి తెలిసిన నిబంధనలు మరియు నాకు మిగిలి ఉన్నాయి ఇది మేము ఇప్పటికే 1Dలో చేసిన వాటిని వ్రాయడానికి ఒక ఫాన్సీ మార్గం 1Dలో మనం రేడియేషన్ బౌండరీ కండిషన్ని విధించాలనుకుంటున్నాము మరియు మనం దానిని స్కాటర్డ్ ఫీల్డ్లో మాత్రమే విధించగలము కాబట్టి స్కాటర్డ్ ఫీల్డ్ని ఎలా పొందాలి దీన్ని ఇలా వ్రాయండి మరియు నా వేరియబుల్ కాబట్టి నేను కొత్త H sని ఇక్కడ పరిచయం చేయకూడదు నేను విషయాలను గందరగోళానికి గురిచేస్తాను కాబట్టి ఇక్కడ ఉన్న ఈ పదం మరియు మిగిలినది కేవలం ప్రత్యామ్నాయం మాత్రమే కాబట్టి ఈ పదం బౌండరీలో మాత్రమే కేవలం బౌండరీలో మాత్రమే అమలులోకి వస్తుందని గుర్తుంచుకోండి కాబట్టి ఇక్కడ తెలిసిన ఈ పదం నాకు సున్నా కాని కుడి వైపును ఇవ్వబోతోంది ఇక్కడ ఉన్న ఈ H తెలియని పదం నేను దాన్ని తిరిగి కి తరలిస్తాను నేను ఈ టర్మ్ని ఎడమ చేతి వైపుకు తిరిగి తరలిస్తాను మరియు దీనిని కుడి వైపున ఉంచుతాను కాబట్టి ఈ సమీకరణంలో ఈ టర్మ్ లోకి తిరిగి వెళ్తుంది మరియు ఈ పదం లోకి వెళ్తుంది అదే సరిగ్గా జరుగుతుంది కాబట్టి టోటల్ ఫీల్డ్ ఫార్ములేషన్తో మేము ఎలా పని చేస్తాము కాబట్టి ఇది గమ్మత్తైనది కాదు నేను ఏ ఫీల్డ్లో బౌండరీ కండిషన్ విధిస్తున్నాను అనేదానిపై శ్రద్ధ వహించాలి కాబట్టి ఇక్కడ నాకు తెలుసు కాబట్టి నేను అక్కడ భర్తీ చేస్తాను మరియు H అనేది తెలియనిది దీనిలో నేను బేసిస్ ఫంక్షన్లను ప్రత్యామ్నాయం చేస్తాను కాబట్టి తదుపరి మాడ్యూల్స్లో మనం స్థూలమైన దృష్టాంతం తీసుకుంటాము మరియు నేను బేసిస్ ఫంక్షన్ను ప్రత్యామ్నాయం చేసిన తర్వాత నేను సమీకరణాల వ్యవస్థను ఎలా పొందగలను అని చూస్తాము విద్యార్థి మనం స్థూల మొత్తాన్ని తీసుకుంటే మళ్లీ చెప్పగలరా సరే నేను దాని గురించి చింతించను కాబట్టి ప్రస్తుతం నేను ఇక్కడ వ్రాసిన ఈ వ్యక్తీకరణ మొత్తం విషయం tmతో చుక్కలు పెట్టాలి మీరు ఇక్కడ చూస్తే అది ఉన్నది Tm డాట్ అవునా కాబట్టి Tm డాట్ ఇది స్కేలార్ అవుతుంది కాబట్టి నేను ఇప్పటివరకు వదిలిపెట్టాను ఎందుకంటే అది ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది కాబట్టి ఇది ఇక్కడ స్కేలార్గా ఉంటుంది